కాబట్టి తదుపరి దానికి తిరిగి రండి మనం విషయాలు సరిగ్గా అర్థం చేసుకుంటున్నాము మరియు ఈ విషయాలన్నీ ఆలోచిస్తూనేను మీ కోసం అనేక సమస్యలు పరిష్కరించాను అక్కడ ఉన్నది అర్ధం చేసుకోవడంలో ఇవి మీకు సహాయపడతాయి తర్వాత దీని ద్వారా ఇవ్వబడిన ఒక వోల్టేజ్ పల్స్ తీసుకుందాం ఇది ఏమని ఇవ్వబడిందంటే t 0 సమయంలో v 0 అంటేపల్స్చరిత్ర మరియు t 0 నుండి 2 సెకండ్స్ వరకు ఉన్నప్పుడు v 2t ఇది సరళ సంబంధం మరియు 2 t దీనిని ఇలా రాయవచ్చు t 2 అయినప్పుడు v 4 e కాబట్టిఇక్కడ ఈ వోల్టేజ్ 10 మైక్రో ఫారడ్ కెపాసిటర్ అంతటా వర్తింపజేస్తే అంటే ఈ రకమైన వోల్టేజ్ ఈ సమయ వ్యవధి లో 10 మైక్రో ఫారడ్ కెపాసిటర్ అంతటా వర్తింపజేస్తే కెపాసిటర్ అంతటా వోల్టేజ్ మరియు కెపాసిటర్ ద్వారా ప్రవహించే కరెంట్ ని చిత్రించండి అంటే కెపాసిటర్ వద్ద ఉన్న వోల్టేజ్ మరియు కెపాసిటర్ ద్వారా ప్రవహించే కరెంట్ ని చిత్రించాలి ఇప్పుడు ఈ వోల్టేజ్ ఇవ్వబడింది దీనిని మనము సులభంగా చిత్రించవచ్చు t 0 సమయంలో v 0 మరియు t 0 నుండి 2 సెకండ్స్ వరకు ఉన్నప్పుడు v 2t మరియు t 2 అయినప్పుడు v 4 e కాబట్టిమొదట దాన్ని శుభ్రం చేద్దాం అది10మైక్రో ఫారడ్ కెపాసిటర్ C విలువ 10మైక్రో ఫారడ్ అని ఇవ్వబడింది ఇప్పుడుiCdvdt t 0 కంటే తక్కువఉన్నప్పుడు v 0 అని ఇవ్వబడింది అంటే పల్స్ యొక్క గత చరిత్ర కాబట్టిi0 ఇప్పుడుతదుపరిది 0మరియు2 సెకండ్ల మధ్య C 10 మైక్రో ఫారెడ్ అని ఇచ్చారు అంటే 1010 6మరియు ఇది మీ v అది v 2tఅంటే dvdt 2 కాబట్టి i ఇక్కడCdvdt C 10 మైక్రో ఫారెడ్ కాబట్టి 1010 62 20 మైక్రో ఆంపియర్ అవుతుంది ఇదే 0మరియు2 సెకండ్ల సమయ వ్యవధి లో కరెంట్ అవుతుంది మరియు తరువాతది కూడా అదేవిధంగా ముందు నన్ను శుభ్రం చేయనివ్వండి అదేవిధంగా dvdt ఒక్క నిమిషం ఆగండి v యొక్క సమీకరణం ఈ విధంగా ఇవ్వబడింది v 4 e ఈ సమీకరణానికి అవలోకనం తీసుకుంటే అది 4 e అవుతుంది మరియు C 10 మైక్రో ఫారెడ్ కాబట్టి 1010 6 t 2 సెకండ్ల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు i 40 e మైక్రో ఆంపియర్ అవుతుంది కాబట్టిఈ విధంగా ఇచ్చిన వాటికిఅవలోకనం కనుగొంటారు ఇప్పుడుప్రశ్న ఏమిటంటే ఈ వోల్టేజ్ ప్లాట్ లో 0 మరియు 2 సెకండ్ల మధ్య లో v 2t ఉందిఒక నిమిషం ఆగండి నన్ను కొద్దిగా పైకి కదలనివ్వండి కాబట్టికొద్దిగాపైకికదిలినట్లయితే ఇక్కడ నా v ఉంది నిజానికి ఇది 2 వోల్ట్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది కాబట్టిఅది 0 మరియు2 సెకండ్ల మధ్య v2t మరియు t 2 సెకన్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు v 4 e ఇవ్వబడింది మీకు మొదట సమస్యలో ఇచ్చిన v యొక్క ప్లాట్ ఇది కాబట్టిఇదిvమరియుi ప్లాట్ చేయాలనుకుంటే 0 కంటే తక్కువసమయానికిఅది0లేకపోతే 0కు2 సెకన్లకు మధ్యఅది 20 మైక్రో ఆంపియర్ అవుతుందిమరియు t 2 సెకన్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది 40 e అవుతుంది ఇప్పుడు t2 సెకండ్స్ అనుకుందాం ఇప్పుడు మీi 40 ఆంపియర్ అవుతుంది ఎందుకంటే e0 1అవుతుంది అంటే t2 ఉన్నప్పుడుఇది 40మైక్రోఆంపియర్ఉంటుంది దీనర్థం ఏమిటంటేమొదట 20మైక్రో ఆంపియర్ ఇది ప్రాథమికంగా 0 మరియు2 సెకండ్ల మధ్య స్థిరంగా ఉంటుంది నన్ను కొద్దిగా పైకి కదలనివ్వండి కాబట్టిఇది 0నుండి2 మధ్య ఉన్నప్పుడు 20మైక్రో ఆంపియర్ ఉంది మీ ప్లాట్ పూర్తి కాలేదు ఇది 10 20తర్వాత 30తర్వాత ఎక్కడో 40 ఉంటుంది మరియు అది ఎక్కడో 40 నుంచి మొదలవుతుంది మరియు తరువాత ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఇది i కి సంబంధించిన చిత్రం ఇదిఈ సమీకరణం నుండిఈ సమీకరణంఈ సమీకరణం నుండి ఈ ప్లాట్ గీయబడింది ఉంది కాబట్టి మీకు అర్ధమయ్యింది అనిఆశిస్తున్నాను తర్వాత సిరీస్ మరియు సమాంతర కెపాసిటర్లు కాబట్టిచిత్రం11లో సిరీస్లో అనుసంధానించబడిన n కెపాసిటర్లు ఉన్నాయి ఒకవేళఈచిత్రంలోn కెపాసిటర్లుకలిగి ఉన్నాము మరియు ప్రతి కెపాసిటర్ వద్ద వోల్టేజ్ v1v2v3 vnవరకుమధ్యలోkth కెపాసిటర్కూడా ఉంది నా ఉద్దేశంలో కొన్ని v1v2v3 ఈ విధంగా ఉన్నాయి ఎక్కడో ఒకచోట kthకెపాసిటర్ కూడా ఉంది మరియు దాని వోల్టేజ్ vk మరియు vn చివరిది నాఉద్దేశ్యం ఇది12అప్పుడు3 ఇలా kthకెపాసిటర్మరియు nth కెపాసిటర్ వరకు ఉన్నాయి కాబట్టిఎక్కడోkthకెపాసిటర్ ఉంది నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టిఈ కెపాసిటర్లు అన్నీ సిరీస్లో ఉన్నాయిమరియు ఇప్పుడు మొత్తం వోల్టేజ్v ఉంది కాబట్టి దీని నుండిఒక విషయం మీకోసం నన్ను రాయనివ్వండి అది vv1v2 vk ఇది మీ వోల్టేజ్ vఇది సరఫరా వోల్టేజ్ v ఇప్పుడునన్ను శుభ్రం చేయనివ్వండి ఇది మీసమానమైన సర్క్యూట్ కాబట్టిఇప్పుడు ఇక్కడ ఎంత వోల్టేజ్ వర్తింపజేస్తారో ఈ కెపాసిటర్ ను Ceq అందాము మరియు ఈ వోల్టేజ్ v ఉంది కాబట్టి సహజంగా ఈ కరెంట్ i కాబట్టి దీని అంతటా కూడా వోల్టేజ్ v ఉంటుంది మరియుఈ కెపాసిటర్ Ceqసమానమైనసర్క్యూట్ఉంది కాబట్టినన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టిఇది సిరీస్ లో అనుసంధానించబడిన n కెపాసిటర్లు మరియు సిరీస్ కెపాసిటర్ల యొక్క సమానమైన సర్క్యూట్ ఇది సమానమైన సర్క్యూట్ మరియు ఇదిCeq కాబట్టినేను చెప్పాను vv1v2 vn వరకు ఉంది ఇప్పుడు kthకెపాసిటర్ కోసం వోల్టేజ్ vk1Ckt0ti dt vkఇది మనకు తెలుసు ఇంతకు ముందు మనము దీనిని చదివాము ఇక్కడ v కు బదులుగా vkమరియుkthకెపాసిటర్ విలువCkమరియు సమయంt0 నుండి t వరకు i dtvk నేను మీకు ఇదివరకు చెప్పియున్నాను గతంలో ఏదో ఒక చోట అనగా సమయం ∞నుండి అయినపుడు కెపాసిటర్ వద్ద వోల్టేజ్0 ఉంటుంది అందుకనేనేను ఇక్కడvk ∞0కాబట్టి ఇక్కడ vk మాత్రమే ఉంచబడుతుంది కాబట్టి ఈ సమీకరణం సంఖ్య 13 ఇదిvk కోసం అంటే v11C1t0ti dt v1 మరియు v21C2t0ti dt v2 ఇక్కడ అన్ని కెపాసిటర్లు సిరీస్లో ఉన్నాయి కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి అందువలన ఇక్కడ ఏమి రాయవచ్చంటే v 1C1t0ti dt v1 ఇది కెపాసిటర్ 1 కోసం అదేవిధంగాకెపాసిటర్2 కొరకు 1C2t0ti dt v2 nవ కెపాసిటర్ కోసం 1Cnt0ti dt vn అని వ్రాయండి ఇప్పుడు అన్నిపదాలలో t0ti dt సేకరిస్తే 1C1 1C2 1Cnt0ti dt v1 v2 vn వరకు లేదా మీరు ఈ విధంగా కూడా రాయవచ్చు 1Ceqt0ti dt v ఈ సమీకరణం సంఖ్య14 ఇక్కడ v v1 v2 vn ఎందుకంటేఈ సర్క్యూట్ ఇలా ఉంది ప్రారంభ సమయం t t0 వద్ద అదిv1 v2 మరియుఇలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వోల్టేజ్ v v1 v2 అన్ని వోల్టేజ్ ల మొత్తం అవుతుంది కాబట్టిఇక్కడ అది మీ vఇవన్నీ ఉన్నాయి అందువలనసమీకరణం14 ను ఈ సమీకరణం తో సరిపోల్చండిఅప్పుడు 1Ceq 1C1 1C2 1Cn అన్నిపరస్పరముల యొక్కమొత్తం అది సమాంతరంగా ఉన్న నిరోధకముల వంటిదే కాబట్టిఅదే విషయం కానీకెపాసిటర్ల సిరీస్ కలయిక నిరోధకముల సమాంతర కలయిక వలె ఉంటుంది నిరోధకాలు సమాంతర కలయికలో ఉన్నప్పుడుసమానమైన నిరోధకము గణిత శాస్త్ర పరంగా ఏ విధంగా కనుగొంటారో దానికి విరుద్ధంగా కెపాసిటర్లు సిరీస్ లో ఉన్నప్పుడు సమానమైన కెపాసిటన్స్ కనుగొంటారు కాబట్టిఅది సిరీస్ కెపాసిటర్స్ కి సమానమైన సర్క్యూట్ ఇస్తుంది సిరీస్లో కెపాసిటర్లు ఏ పద్ధతిలో కలపబడతాయో అదే పద్ధతిలో నిరోధకాలు సమాంతరంగా కలపబడతాయి అది గమనించండి నిరోధకాలు సమాంతరంగా ఉన్నప్పుడు సమానమైన నిరోధకత ఏ విధంగా లెక్కిస్తారో అదే విధంగా కెపాసిటర్లుసిరీస్లో ఉన్నప్పుడు తిరిగి అదే విధంగా లెక్కిస్తారు ఇక్కడ కెపాసిటర్లు C1 C2 మరియు Cn ఉన్నాయి అప్పుడుఈ కెపాసిటర్ Cequivalent అందువలనకెపాసిటర్లుసిరీస్లో ఉన్నప్పుడు లెక్కించినట్లైతే అంటే 1Ceq 1C1 1C2 1C3 1CN అవుతుంది నేను చెప్పేది ఏమిటంటే ఇది సమాంతరంగా ఉన్న నిరోధకాలను లెక్కించిన అదే మార్గం కెపాసిటర్లుసిరీస్లో ఉన్నప్పుడుకూడాఅదే విధంగా లెక్కిస్తారు కాబట్టి ఈ కెపాసిటర్మీCeqమరియు ఇది1Ceq అవుతుంది కాబట్టినన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టిమనము C1C2C3 తెలిస్తేCeqలెక్కించవచ్చు కాబట్టి ఇది కెపాసిటర్లు సిరీస్ లో ఉన్నప్పుడు ఇప్పుడుకెపాసిటర్లు సమాంతరముగా అనుసంధానించబడి ఉంటే కెపాసిటర్లు సమాంతరముగా అనుసంధానించబడి ఉంటే నిరోధకాలు సిరీస్ లో ఉన్నప్పుడు ఏ పద్ధతిలో లెక్కిస్తారో అదే పద్ధతిలో లెక్కిస్తారు ఈ సందర్భంలో కేవలం విశ్లేషణ కోసం కరెంట్ సోర్స్ తీసుకుంటాము మరియుC1C2 Cn కెపాసిటర్లుసమాంతరముగా ఉన్నాయి మరియు ఇది వోల్టేజ్ v కాబట్టిఅవన్నీ సమాంతరంగా ఉన్నాయి కాబట్టి C1C2 Cn వీటన్నిటి వద్దవోల్టేజ్ v వోల్ట్ ఉంటుంది ఎందుకంటే అన్నీసమాంతరంగా ఉన్నాయి అంటేవోల్టేజ్ ఒకే విధంగా ఉంటుంది మరియుసమాంతర అనుసంధానానికి ఇదిCeq కాబట్టిగణిత శాస్త్రం ప్రకారం i i1 i2 iN వరకు కాబట్టిఈప్రస్తుతనేను i i1 i2 i3 iN వరకు మరియుi1 C1dvdt ఎందుకంటేఅన్ని కెపాసిటర్లు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి వోల్టేజ్ v ఒకే విధంగా ఉంటుంది కాబట్టి i C1dvdt C2dvdt CNdvdt వరకు ఉంటాయి దీనిని ఈవిధంగా రాయవచ్చు i C1 C2 CN dvdt లేదాiCEQdvdtఅంటే CEQ C1 C2 అంటే నిరోధకాలు సిరీస్ లో ఉన్నప్పుడు వాటిని R1 R2 RN వరకు అని ఎలా చేస్తారో కెపాసిటర్లు సమాంతరంగా ఉన్నప్పుడు వాటి విలువ కూడా అలాగే చేస్తారు నిరోధకాలు సిరీస్ లో ఉన్నప్పుడు ఏ పద్ధతిలో సంక్షిప్తం చేస్తారో కెపాసిటర్లు సమాంతరంగా ఉన్నప్పుడు కూడా అదే పద్ధతిలో సంక్షిప్తం చేస్తారు కాబట్టి నిరోధకాలను సిరీస్ లో కలిపే మాదిరిగానే కెపాసిటర్లు సమాంతరంగా ఉన్నప్పుడు కలపబడతాయి అని గమనించండి కాబట్టిమరియు ఇక్కడసమానమైన సర్క్యూట్ ఉందిమరియుCEQ C1 C2 కనుకఈ ఉదాహరణ తీసుకుంటే సర్క్యూట్ యొక్క టెర్మినల్స్ 1మరియు2 మధ్య సమానమైన కెపాసిటన్స్ కనుగొనండి ఇక్కడ సర్క్యూట్ లో చూస్తే 5 మైక్రో ఫారెడ్ మరియు20 మైక్రో ఫారెడ్ కెపాసిటర్లు సిరీస్ లో ఉన్నాయి అంటే నిరోధకాలు సమాంతరంగా ఉన్నప్పుడుచేసిన మార్గంలోనే వీటిని మిళితం చేయాలి కాబట్టిఇది 520520 కు సమానంగా ఉంటుంది ఎందుకంటే ఈరెండు సిరీస్ లో ఉన్నాయిమైక్రో ఫారెడ్ కాబట్టిఇది ప్రాథమికంగా 25మరియు100 కాబట్టి 4 మైక్రో ఫారెడ్ అవుతుంది దీనికి సమానమైన విలువ 4 మైక్రో ఫారెడ్ అందువలన ఏం జరుగుతుంది సమానమైనఈ4 మైక్రో ఫారెడ్ 6 మైక్రో ఫారెడ్మరియు20 మైక్రో ఫారెడ్సమాంతరంగా ఉంటాయి సమాంతరంగా అంటే కేవలం కలయిక అంటే కేవలం జోడించడం మాత్రమే కాబట్టిసమానమైన ఈ 4 మైక్రో ఫారెడ్సమాంతరంగా ఉంటేఅదికలయిక కాబట్టిఅది4 6 20 మైక్రో ఫారెడ్ఇదిమీ30 మైక్రో ఫారెడ్ మీరు జోడిస్తే ఇదిఇలా ఉంటుంది అందువలన ఈ 60మరియు30మళ్ళీ ఇక్కడ సిరీస్ లో ఉన్నాయి కాబట్టిఈ సమయంలో సమాంతర కలయిక వలె వెళ్ళండి 30 మైక్రో ఫారెడ్ మరియు 60 మైక్రో ఫారెడ్ సిరీస్ లో ఉన్నాయి కాబట్టిఆసమయంలోఅది60306030 90 అవుతుంది అంటేఅది మీ 20మైక్రో ఫారెడ్ఉంటుంది సమానమైనది అనగాCEQ 20 మైక్రో ఫారెడ్ ఉంటుంది అదేసమాధానం అవుతుంది కాబట్టి ఇక్కడ పరిష్కారం ఉందికాబట్టి చూడండి ఈ20మరియు5సిరీస్ లో ఉన్నాయికాబట్టిఇది4మైక్రో ఫారెడ్ అవుతుంది ఇప్పుడు4 మైక్రో ఫారెడ్ 6 మైక్రో ఫారెడ్మరియు20 మైక్రో ఫారెడ్కెపాసిటర్లు అన్ని సమాంతరంగా ఉన్నాయి కాబట్టి వాటి మిళితం 30 మైక్రో ఫారెడ్ ఉంటుంది వాటిని జోడించవచ్చు ఇప్పుడు30 మైక్రో ఫారెడ్కెపాసిటర్ 60 మైక్రో ఫారెడ్కెపాసిటర్ తో సిరీస్ లో ఉంది అందువలనమళ్ళీ సిరీస్ అంటే అది నిరోధకాలు సమాంతరంగా ఉన్నటువంటిది సిరీస్ లో ఉన్న కెపాసిటర్ల కోసం చేయాలి కాబట్టి 30 6030 60 20మైక్రో ఫారెడ్ తదుపరిది మరొకఉదాహరణ కాబట్టిచిత్రం 14లో చూపిన సర్క్యూట్ లో ప్రతి కెపాసిటర్ వద్ద వోల్టేజ్ను కనుగొననండి కాబట్టిఇది సర్క్యూట్ ఇక్కడ300 వోల్ట్ఇవ్వబడింది ఇదిv1 v2ఈ వోల్టేజ్v3మరియు ఇది v4 అన్ని కెపాసిటర్ విలువలు ఇవ్వబడ్డాయి 20మైక్రోఫారడ్ 30మైక్రోఫారడ్ 40 మైక్రోఫారడ్మరియు మళ్ళీ ఇక్కడ20 మైక్రోఫారడ్ ఈవలయం లో20మరియు40అవి సమాంతరంగా ఉన్నాయి కాబట్టిఆ40మరియు20 మైక్రోఫారడ్సమాంతరంగా ఉన్నాయి కాబట్టి వాటిని జోడించండి 40 20 కాబట్టి60 మైక్రో ఫారెడ్ అప్పుడు60 30మరియు20సిరీస్ లోఉంటాయి ఇప్పుడు సమానమైన కెపాసిటన్స్ తెలుసుకోవాలి ఆ CEQ 1C1 1C2 1C3 1 ఇది 10 మైక్రోఫారడ్ అవుతుంది ఎందుకంటే ఈరెండుసమాంతరంగా ఉన్నాయికాబట్టివాటి సమానమైనది4020 60 మైక్రోఫారడ్ ఇప్పుడు20 30మరియు60 ఇక్కడసిరీస్లో ఉన్నాయిఅంటే 1 Ceq120130160అంటే CEQ చదవడంకోసంసర్క్యూట్ మీద చేస్తున్నాను 120 130 160 1 కేవలం పరస్పరకోసం 1 ఇవ్వబడుతుంది నన్ను శుభ్రం చేయనివ్వండి అందువల్లనే ఇది 10మైక్రో ఫారెడ్ అయ్యింది ఇప్పుడు మొత్తము చార్జ్ Q CEQv ఉంది ఇది కాబట్టి CEQ మొత్తము చార్జ్ Q CEQv ఉంటుంది v 300 వోల్ట్ అని ఇవ్వబడింది మరియుCEQ10మైక్రో ఫారెడ్కాబట్టి 1010 6300 కూలుంబ్కాబట్టి3 10 3కూలుంబ్ ఇదేమొత్తంఛార్జ్q ఇప్పుడు ఈ చార్జ్20 మైక్రో ఫారెడ్మరియు30 మైక్రో ఫారెడ్కెపాసిటర్మీద కూడా ఉంటుంది ఎందుకంటేఅవి 300వోల్టేజ్మూలంతో సిరీస్లో ఉన్నాయి కాబట్టిఈ మొత్తం ఛార్జ్ నన్ను శుభ్రం చేయనివ్వండి కనుక20 మైక్రో ఫారెడ్ మరియు30 మైక్రో ఫారెడ్కెపాసిటర్లు సిరీస్లో ఉన్నాయి ఇక్కడ చూస్తే 20 మైక్రో ఫారెడ్ మరియు30 మైక్రో ఫారెడ్కెపాసిటర్లు సిరీస్లో ఉన్నాయి నిజానికి మనము సమానమైన కెపాసిటర్ నుండి ప్రాథమికంగా కనుగొన్నది మొత్తం ఛార్జ్ కానీ20మరియు30 మైక్రో ఫారెడ్కెపాసిటర్లుసిరీస్లో ఉన్నాయి అందువలన ఈ చార్జ్20 మైక్రో ఫారెడ్మరియు30 మైక్రో ఫారెడ్కెపాసిటర్మీద కూడా ఉంటుంది ఎందుకంటేఅవి 300వోల్టేజ్సోర్స్తో సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ సూత్రం qCVనుండి సూత్రంv1 qC1కనుకఇది150వోల్ట్ మరియు v2 qC2 అవుతుంది కాబట్టిఇది100వోల్ట్ ఉంటుంది కాబట్టిv1మరియు v2వరుసగా 150మరియు100వోల్ట్ అనికనుగొన్నాము v3మరియు v4 సులభంగా కనుగొనేందుకుKVL వర్తింపజేయవచ్చు కాబట్టిKVL నువర్తింపజేయడం గమనించండి ఒకవేళ KVL ను ఈసమీకరణంలో క్షమించండి ఈ సర్క్యూట్ లో సవ్య దిశలో కదులుతూ వర్తింపజేస్తే ఇలా ఉంటుంది కాబట్టి లెక్కింపుద్వారా వెళ్ళండి ఇదిv3300 v1 v2 50 వోల్ట్ ఉంటుంది ఇక్కడC3మరియు C4సమాంతరంగా ఉన్నాయి కాబట్టి v3v4 అదేవోల్టేజ్ 50వోల్ట్ కాబట్టితదుపరి చిత్రం 15 లో చూపిన సర్క్యూట్ ని పరిగణలోకి తీసుకోండి t0 కు ముందుకెపాసిటర్C1 v1 100వోల్ట్ కు ఛార్జ్ చేయబడింది మరియు ఇతర కెపాసిటర్ మీద ఎటువంటి ఛార్జ్ లేదు అంటే v2 0 ఉంది t 0వద్ద స్విచ్ మూసివేస్తే స్విచ్ మూసివేయడానికి ముందు మరియు తరువాత రెండు కెపాసిటర్ల లో నిల్వ ఉన్న మొత్తం శక్తి ని లెక్కించండి కాబట్టిఇది ఇచ్చిన రేఖాచిత్రం ఈ చిత్రం ఏం చెబుతుందంటే స్విచ్ మూసివేయడానికి ముందు ఇక్కడఈ వోల్టేజ్ v1 100వోల్ట్మరియు v20వోల్ట్ ఉంది మరియు కెపాసిటర్ ఛార్జ్ చేయబడలేదు ఇప్పుడుమొదట స్విచ్ మూసివేయడానికి ముందు మొత్తం శక్తి లెక్కించాలి మరియు స్విచ్ మూసివేసిన తరువాత మొత్తం శక్తి ఏమిటి ఇక్కడమీరొక విషయం చూస్తారు కాబట్టి మన ముందు ఉన్న ప్రశ్న ఏమిటంటే ఈ కెపాసిటర్లురెండు 1 మైక్రో ఫారెడ్ ఉన్నాయి కానీఇక్కడv1స్విచ్ మూసివేయడానికి ముందు వోల్టేజ్ 100వోల్ట్ అని ఇవ్వబడింది కానీఇక్కడ v2 0 కాబట్టిదాని కోసం శక్తి 12 C1V12 అంటే 12 110 61002 ఉంటుంది ఎందుకంటేv1100వోల్ట్ అని ఇవ్వబడింది మరియు ఇక్కడ 0 ఉంది దీనికన్నా ముందు ఒక్క క్షణం ఆగండి కాబట్టిదీనికన్నా ముందుస్విచ్ మూసివేయడానికి ముందు ప్రారంభ నిల్వ శక్తి 12 C1V12 అంటేఅది 510 3 జౌల్ వస్తుంది మరియు రెండవ సందర్భంలో వోల్టేజ్ v20 ఉంది కాబట్టి12 C2V22 0అవుతుంది కాబట్టి మొత్తం శక్తి w w1 w2అంటే510 3 జౌల్ ఇదే దానివిలువ ఇప్పుడుఇక్కడ విషయం ఏమిటంటే వోల్టేజ్ కనుగొనాలి కాబట్టి స్విచ్ మూసివేసిన తరువాత ఇప్పుడు వోల్టేజ్ మరియు నిల్వశక్తి కనుగొనేందుకు స్విచ్ మూసివేసినప్పుడు పై ప్లేట్ మీద ఉండే ఛార్జ్ మారదు అనే వాస్తవాన్ని వినియోగించుకోవచ్చు ఇది నిజం ఎందుకంటే సర్క్యూట్ యొక్క పై భాగాన్ని వదిలి వెళ్లడానికి ఛార్జ్ కోసం మార్గం లేదు కాబట్టిస్విచ్ మూసివేసినప్పుడు పై ప్లేట్ మీద ఉండే ఛార్జ్ మారదు ఇది నిజం ఎందుకంటే సర్క్యూట్ యొక్క పై భాగాన్ని వదిలి వెళ్లడానికి ఛార్జ్ కోసం మార్గం లేదు t0 కన్నా ముందు పై ప్లేట్ మీద నిల్వ ఉన్న ఛార్జ్ q1 C1 v1 ద్వారా ఇవ్వబడుతుంది C11మైక్రో ఫారెడ్ ఉంది కాబట్టి110 6 100అంటే100మైక్రో కూలుంబ్ ఇది C1లోపై ప్లేట్ మీద నిల్వ ఉన్న ఛార్జ్ నన్ను శుభ్రం చేయనివ్వండి అదేవిధంగా q2 కోసం చూద్దాము C2 పై ప్రారంభ చార్జ్ 0 ఉంటుంది నిజానికి C2 పై ప్రారంభ చార్జ్ 0 ఉంటుంది అని రాయాలి లేకుంటే అది భిన్నమైన అర్థాన్ని ఇస్తుంది కనుకఅందుకే q2 0 స్విచ్ మూసివేసినప్పుడు సమానమైన కెపాసిటన్స్ మీద ఉండే ఛార్జ్ ఏమవుతుందంటే అది q q1q2అంటే100మైక్రో కూలుంబ్ అవుతుంది కాబట్టి అంటేఇది100మైక్రో కూలుంబ్ స్విచ్ మూసివేసిన తరువాత కెపాసిటర్లు సమాంతరముగా ఉన్నాయని గమనించండి అంటేస్విచ్ మూసి ఉన్నప్పుడు సర్క్యూట్ లోకి తిరిగి చూస్తే ఈC1మరియుC2సమాంతరంగా ఉంటాయి మరియు రెండు సమానంగా ఉన్నాయి అంటేఇదిC1 C2 అవుతుంది అది2 మైక్రోఫారడ్అవుతుంది ఎందుకంటేస్విచ్ మూసి ఉన్నప్పుడు రెండూసమాంతరంగాఉంటాయి కాబట్టి ఈ సందర్బంలో నన్ను శుభ్రం చేయనివ్వండి కనుకఇక్కడ సమాంతరంగా ఉన్నఈకెపాసిటర్లు 2మైక్రో ఫారెడ్ సమానమైన కెపాసిటన్స్ ను కలిగి ఉంటాయి ఇప్పుడు సమాన కెపాసిటన్స్ వద్ద వోల్టేజ్ veq qeqCeq కాబట్టిqeq100మైక్రో కూలుంబ్మరియుCeq 2మైక్రో ఫారెడ్కాబట్టిఇది ప్రాథమికంగా1002ఎందుకంటే మైక్రో కూలుంబ్ మరియు అది మైక్రో ఫారెడ్ రద్దు అవుతాయి కాబట్టి 50వోల్ట్ అవుతుంది ఇప్పుడువాస్తవానికి ప్రశ్న ఏమిటంటేస్విచ్ మూసివేసిన తరువాత v1v2veq ఎందుకంటే అవి సమాంతరంగా ఉంటాయి కాబట్టివోల్టేజ్ లు రెండూసమానంగా ఉంటాయి ఇప్పుడు స్విచ్మూసివేసిన తర్వాత నిల్వ చేయబడిన శక్తి కనుగొనండి ఇప్పుడుస్విచ్ మూసి ఉంది కాబట్టిw1 12 C1v12 గా ఉంటుంది 12 110 6502 అంటే 1 25 10 3 జౌల్స్ అవుతుంది అదేవిధంగాw2 12 C2v22 12 110 6502 అంటే 1 25 10 3 జౌల్స్ అవుతుంది ఇప్పుడుమొత్తం శక్తి w1 w2ఇది2 5 10 3 జౌల్స్ అవుతుంది అంటేస్విచ్ మూసివేయడానికి ముందు అది5 10 3 జౌల్స్ ఉంది ఇదిస్విచ్ మూసివేయడానికి ముందు ఉంది కానీమూసివేసిన తర్వాత అది 2 5 10 3 జౌల్స్వస్తుంది అంటేశక్తి సమతుల్యత లేదు దీనర్థం ఏమిటంటే50 శాతం శక్తి తప్పి పోయింది ఆ శక్తి ఎక్కడ పోయింది అందువల్లనే నేను ఈ సమస్యను తీసుకున్నాను ఆ శక్తి ఎక్కడ పోయింది కాబట్టి దీనికి న్యాయం చేయడానికి స్విచ్ మూసివేయబడినప్పుడు నిల్వ ఉన్న శక్తి స్విచ్ మూసివేయడానికి ముందు ఉన్న శక్తి లో సగం ఉంది కాబట్టి పోయిన శక్తికి ఏమి జరుగుతుంది ఎందుకంటే50శాతంలేదు ఈ ప్రశ్నకు జవాబు అది కాదు పరాన్న నిరోధకము లో అది నిరోధకము కాదు ఇండక్టెన్స్ అని మార్చండి అంటే పరాన్న ఇండక్టెన్స్ ద్వారా గ్రహించబడుతుంది పరాన్న ఇండక్టెన్స్ లేని కెపాసిటన్స్ నిర్మాణం అసాధ్యం కాబట్టికొన్ని పరాన్న ప్రభావాలు ఉంటాయి ఉదాహరణకుఒక కెపాసిటర్ మరింత పూర్తి సర్క్యూట్ మోడల్ ని ఇక్కడ చూపించాం ఇదినా C కానీఆRsLs తో మరియుRpఉంది ఎందుకంటే కెపాసిటర్ లో ఉండే కండక్టింగ్ ఫాయిల్స్ కొంత నిరోధకాన్ని కలిగి ఉంటాయి కాబట్టికెపాసిటర్ యొక్క కండక్టింగ్ ప్లేట్ Rs నిరోధకతఉంటుంది కెపాసిటర్ ద్వారా కరెంట్ ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ అయస్కాంత క్షేత్రం ఉంటుంది మరియుదీని వలనకొన్ని పరాన్న ఇండక్టెన్స్ కూడా ఉండవచ్చు దాని విలువ చాలా తక్కువ మరియు ఆ ప్లేట్ల మధ్య ఏ పదార్ధం కూడా పూర్తి అవాహకం కాదు కాబట్టి కొంత ప్రసరణ ఉంటుంది సమాంతర ప్లేట్ల మధ్య విద్యుద్వాహకము ఉంటుంది కానీ కొంత ప్రసరణ ఉంటుంది కాబట్టి దాని కారణంగా కొంతRp ఉంటుంది అక్కడఆRpనిరోధకము కాబట్టివాస్తవానికి ఇదిమొత్తంగాఇక్కడ సమాంతర ప్లేట్ కెపాసిటర్ కోసంLs మరియుRs లు విస్మరించాములేకపోతే ఆ పోయిన50శాతం శక్తి కనుగొనబడేది వాస్తవానికి అదిపరాన్న ఇండక్టెన్స్ లో ఉంది పోయింది అంటే అది ఎక్కడికో పోయింది అని అంటే ఎక్కడో నిల్వ ఉందని అర్థం కాబట్టి అది పరాన్న ఇండక్టెన్స్లో ఉంటుంది అందుకే ఈ ఉదాహరణతీసుకోబడింది నిజానికి ఇది ఒక సమాంతర కెపాసిటర్ యొక్క పూర్తి రేఖాచిత్రం కానీ Rs Ls మరియుRpను విస్మరించాము నేను చెప్పినదంతా ఇక్కడ రాయబడి ఉంది కాబట్టి నేను చెప్పినదంతా సరే దాని గుండా వెళ్ళండి నేను కొంచెం నెమ్మదిగా కదులుతున్నాను కాబట్టి Rs Ls Rp అనేవిపరాన్న మూలకాలు సర్క్యూట్మోడల్లోపరాన్న ఇండక్టెన్స్చేర్చబడితే ఆ50శాతం శక్తినికోల్పోకపోవచ్చు ఆ శక్తి ఎందుకు పోయిందో మీకు చెప్పడం కోసమే ఈ ఉదాహరణ నేను ఉద్దేశపూర్వకంగా తీసుకున్నాను కాబట్టిమరోఉదాహరణ తీసుకుందాం కింది సమీకరణాలలో వర్ణించిన వోల్టేజ్ పల్స్ 0 5 మైక్రో ఫారెడ్కెపాసిటర్టర్మినల్ వద్ద వర్తించబడినది నిజానికిఒక్క నిమిషం ఆగండిt 0 కన్నా తక్కువగా ఉన్నప్పుడు v0వోల్ట్ ఉంది కాబట్టి t 0కంటే తక్కువ ఉన్నప్పుడు v 0 వోల్ట్ మరియు 0మరియు1మధ్య ఉన్నప్పుడు v 4t వోల్ట్ మరియు t 1 మరియు ∞ మధ్య ఉన్నప్పుడు అంటే t 1కన్నా ఎక్కువగాఉన్నప్పుడు v4e కాబట్టిఇవన్నీ కనుగొనండి కెపాసిటర్ కరెంట్ పవర్ మరియు శక్తి కోసం వ్యక్తీకరణను కనుగొనండి ఇది ఇప్పుడు శక్తిని సమయంయొక్క ఫంక్షన్ గా చిత్రీకరించండి కెపాసిటర్లో శక్తిని నిల్వ చేసే సమయ అంతరాళాన్ని పేర్కొనండి 01Pdt మరియు1Pdt లను కనుక్కోండి మరియువాటిప్రాముఖ్యత పై వ్యాఖ్యానించండి Glossary English word Telugu word Meaning dielectric material డైఎలక్ట్రిక్ మెటీరియల్ విద్యుద్వాహక పదార్ధం connect కనెక్ట్ అనుసంధానం parallel పారలెల్ సమాంతరం equivalent ఈక్వివలెంట్ సమానమైన apply అప్లై వర్తించు path పాత్ మార్గం balance బాలన్స్ సంతులనం derivative డెరివేటివ్ ఉత్పన్నం integrate ఇంటిగ్రేట్ సమాకలనం combine కంబైన్ మిళితం